ఈ కోర్సులో ఫిజికల్ డిజైన్ ప్రక్రియ లో డిజైన్ ఫ్లొ సింథసిస్ లో టైమింగ్ డ్రివెన్ కంస్ట్రయిన్ట్స్ ను ఉపయోగించగల కొన్ని పద్ధతులను ఇప్పటివరకు చూశాము ఈ పాఠం లో మనం ఉపయోగించగల మరికొన్ని పద్ధతులను చూస్తాము ఇంతకు ముందు వీటిని చర్చించలేదు వీటిని టైమింగ్ ఆప్టిమైజేషన్ కోసం కొన్ని ఇతర విధానాలుగా సూచిస్తాము కొన్ని ఉపయోగకరమైన పద్ధతులను చూద్దాం అవి రిటైమింగ్ మరియు యూస్ఫుల్ క్లాక్ స్క్యు ఇప్పుడు రిటైమింగ్ మరియు యూస్ఫుల్ క్లాక్ స్క్యు సూచించేది ఏమిటంటే ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా సమయ అవసరాన్ని తీర్చడానికి సర్క్యూట్ నెట్లిస్ట్లో కొన్ని మార్పులను చేస్తారు ఒక సర్క్యూట్ నెట్లిస్ట్ ఇవ్వబడింది కొన్ని టైమింగ్ పారామీటర్ లేదా ఆకాస్టిక్ అన్నవి కలవాలి ఇక్కడ కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి అంతకుముందు మనం చూసింది గేట్ పరిమాణాన్ని పెంచడం బఫర్లను చొప్పించి తద్వారా లైన్ లో డిలే తగ్గించడం తరువాత ఫ్యానిన్ మరియు ఫ్యాన్అవుట్ను పునర్నిర్మించడం వంటి పలు పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు ఒక సర్క్యూట్ యొక్క మార్గాలు బూలియన్ ఆల్జీబ్రా యొక్క నియమాలను ఉపయోగించి గేట్లను డూప్లికేట్ లేదా క్లోనింగ్ చేయడం గేట్ స్థాయి నెట్లిస్ట్లో కొంత సరళీకృతం లేదా మార్పు చేయుట మొదలగునవి సర్క్యూట్ యొక్క నిర్మాణ స్థాయిలో పనిచేసే కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి మరియు అందులో కొన్ని ప్రసారాలను నిర్వహిస్తాయి తద్వారా డిలే సంబంధిత పరిమితులు సంతృప్తి చెందనివి ఇక్కడ సంతృప్తి చెందుతాయి రిటైమింగ్ భావనను ఇప్పుడు చూద్దాం ఇక్కడ సరళమైన ఉదాహరణ ఉంది ఈ ఉదాహరణతోనే వివరించడానికి ప్రయత్నిద్దాం 3 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయని మీరు చూస్తున్నారు ఈ 3 ఫ్లిప్ పాప్లకు క్లాక్ సిగ్నల్ వస్తోంది మరియు మధ్యలో కొన్ని గేట్ స్థాయి కాంబినేషన్ సర్క్యూట్లు ఉన్నాయి ఇక్కడ ఈ సర్క్యూట్ను మళ్లీ గీస్తాను ఇక్కడ నేను వివరిస్తున్నాను ఇవి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఇక్కడ చెబుతున్నది ఏమంటే ఇన్పుట్ ఇక్కడకు వస్తోంది అవుట్పుట్ 3 ఇన్పుట్ గేట్కు వస్తోంది అదే ఉదాహరణను ఉపయోగిస్తున్నాను ఏ రకమైన గేట్ అన్నది ముఖ్యం కాదు అందుకే చూపలేదు ఇది ఇక్కడ ఇన్పుట్కు వస్తోంది మరొక గేట్ మరొక గేటుకు వస్తోందని అనుకుందాం ఇది ఇక్కడ వస్తోంది స్లైడ్లలో పేర్కొన్న విధంగా ఈ గేట్ల డిలే ఇది 6 ఇది 4 ఇది 2 ఇది 4 మరియు ఇది 4 అని అనుకుందాం మరియు క్లాక్ సిగ్నల్ 3 ఫ్లిప్ పాప్స్ కు ఇవ్వబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఉంది మనం క్లాక్ సిగ్నల్ గురించి మాట్లాడేటప్పుడు కాల వ్యవధి ఎలా ఉండాలి మన దృష్టి భిన్నంగా ఉన్నందున ఇక్కడ విస్మరిస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి మనం సెటప్ టైం హోల్డింగ్ టైం క్లాక్ స్క్యూ ని విస్మరిస్తున్నాము ఎందుకంటే ఇవి ఏమిటో వాటిని ఎలా నిర్వహించగలమో ఇంతకుముందు చూశాము వీటి నుండి ఉత్పన్నమయ్యే విభిన్న అవరోధాలు ఏమిటి ఇక్కడ మనం క్లాక్ ఎడ్జెస్ పదునైనవి ప్రతిదీ క్లాక్ ట్రాన్సిషన్ వద్ద జరుగుతాయని ఊహిస్తూన్నాము అవి క్లాక్ లీడింగ్ ఎడ్జ్ వద్ద జరుగుతాయని అనుకుందాం ఈ రిజిస్టర్ బదిలీ స్థాయి నెట్లిస్ట్కు సంబంధించి ఈ డిస్క్రిట్ డీలెస్ ఎంతనో కాల వ్యవధి తో చూపించాం ఇప్పుడు మనం చూడగలిగే ఈ సర్క్యూట్లో 2 కాంబినేషన్ విభాగాలు ఉన్నాయి మొదటి మార్గం డిలే 12 రెండవ మార్గం డిలే 8 సరైన ఆపరేషన్ కోసం ఈ కాల వ్యవధి కనీసం 12 కి సమానం ఉండాలి సెటప్ హోల్డ్ మరియు క్లాక్ స్క్యూ ను విస్మరిస్తున్నాను కాబట్టి అసలు సమయం 12 ప్లస్ ఇవన్నీ ఉంటుంది దీనిని విస్మరించి కాల వ్యవధి కనీసం 12 ఉండాలి ఎందుకంటే ఇది 12 కన్నా తక్కువ ఉంటే ఈ మొదటి కాంబినేషన్ సర్క్యూట్ తదుపరి దశ రాకముందే దాని ఆపరేషన్ పూర్తి చేయదు ఇప్పుడు ఈ స్థాయిలో నిర్మాణాత్మకంగా కనిపిస్తున్న దాన్ని ఏమి చేయగలరు మీరు పరిశీలించినట్లైతే కాంబినేషన్ లాజిక్ ఇక్కడ ఒకే విధంగా పంపిణీ చేయబడలేదు ఇక్కడ డిలే 12 ఉంది ఇక్కడ డిలే 8 ఉంది కాబట్టి కార్యాచరణను మార్చకుండా ఈ ఫ్లిప్ ఫ్లాప్లోని కొన్ని గేట్లను ఈ వైపుకు తరలించగలమా ఇది ఒక అవకాశం ఇదే ఉదాహరణలో దీన్ని చేద్దాం ఈ మార్పు చేయడానికి ప్రయత్నిద్దాం అదే 3 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయని అనుకుందాం కాని చేస్తున్న మార్పు ఏమంటే ఇక్కడ ఈ 3 గేట్లకు బదులుగా ఇక్కడ 2 గేట్లను మాత్రమే ఉంచుతున్నాము మరియు అక్కడ ఉన్న ఈ గేట్ ను ఇక్కడకు మారుస్తున్నాము మీరు ఇలా చేస్తే ఏ ప్రయోజనం లభిస్తుంది ఈ ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ డిలే 6 ప్లస్ 4 10 ఇక్కడ ఇది 4 ప్లస్ 4 8 మరియు ఈ గేట్ డిలే 2 ఇప్పుడు డిలే ఏకరీతిగా సమతుల్యమవుతోంది ఇక్కడ ఇది 10 ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇప్పుడు మనకు అంతకుముందు గరిష్ట డిలే 12 అంటే T 12 క్లాక్ పీరియడ్ ఉంది దానిని 10 కీ తగ్గించగలిగాము నా ఉద్దేశ్యం కొన్ని హార్డ్వేర్లను జోడించడం ద్వారా కాదు కేవలం ఒక గేట్ని సర్క్యూట్ యొక్క ఈ భాగం నుండి సర్క్యూట్ యొక్క ఈ భాగానికి మార్చాము మనం ఎదుర్కొనే సర్క్యూట్ యొక్క డిజిటల్ భాగం లో అనేక రకాల ఫ్లిప్ పాప్స్ లేదా స్టోరేజ్ సెల్స్ లు ఉన్న సర్క్యూట్ మధ్య కాంబినేషన్ సర్క్యూట్లు ఉన్నప్పుడు ఒక సాధారణ డేటా మార్గంలో సర్క్యూట్ యొక్క ఫంక్షన్హాల్టీ సవరించకుండా కొన్ని గేట్లు లేదా సర్క్యూట్లను ఫ్లిప్ ఫ్లాప్ల మీదుగా తరలించడం సాధ్యపడుతుంది ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ మరెక్కడైనా వెళుతుంటే ఆ ఫ్యాన్అవుట్ కనెక్షన్లను తదనుగుణంగా సవరించాలి రిటైమింగ్ అనే సాధారణ టెక్నిక్ ఈ ఉదాహరణ ద్వారా వివరించిన క్లాక్ సైకిల్ టైం 12 ఉంటే దానిని 10 కు తగ్గించగల మని తెలుసుకున్నాం ఈ స్లయిడ్లో చూపబడింది ఇదే అంతకుముందు ఇది 12 ఇప్పుడు ఈ గేటును ఇక్కడకు తరలించడం ద్వారా కొత్త క్లాక్ సైకిల్ టైం 10 అవుతుంది యూస్ఫుల్ఫుల్ క్లాక్ స్క్యూ అను మరొక ముఖ్యమైన విషయం ఉంది ఈ రేఖ చిత్రం ద్వారా వివరిస్తాను మళ్ళీ స్లైడ్కు వెళ్దాము సమతుల్యత లేని కాంబినేషన్ సర్క్యూట్ ఇక్కడ చూస్తున్నారు ఏమి చెప్తున్నారు దీని డిలే 12 ఇది 8 మరియు క్లాక్ స్క్యూ లేదని అనుకుందాము గరిష్ట క్లాక్ సైకిల్ టైం 12 గా అంచనా వేయబడింది ఇప్పుడు మనం ఉద్దేశపూర్వకంగా సర్క్యూట్లో కొంత డిలే న్ని చేర్చగలము ఉదాహరణకు ఇక్కడ చూపినట్టు మనం ఉద్దేశపూర్వకంగా డిలే న్ని పరిచయం చేస్తున్నాము డిలే న్ని పరిచయం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కేవలం బఫర్ను లేదా ఒక జత ఇన్వర్టర్లను పరిచయం చేయడం ఒక పొడవైన జిగ్జాగ్ వైర్ను పరిచయం చేయడం అది ఇంటర్ కనెక్షన్ ఆలస్యం అవుతుంది ఇలా చాలా మార్గాలు ఉన్నాయి చెబుతున్నది ఏమంటే క్లాక్ వస్తున్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్లో ఉద్దేశపూర్వకంగా ఒక స్క్యూ అంటే డిలే ను పరిచయం చేస్తున్నాము ఇక్కడ డిలే ప్లస్ 2 పరిచయం చేస్తున్నామని అనుకుందాం ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఈ 2 ఫ్లిప్ ఫ్లాప్లు ప్రశ్నార్థకంగా ఉన్నందున కొన్ని పేర్లను ఇద్దాం ఈ క్లాక్ క్లాక్ 1 అని దీనిని క్లాక్ 2 అని పిలుద్దాం ఇప్పుడు ఏమి జరుగుతుందో ఇక్కడ వర్కౌట్ చేద్దాం క్లాక్ 1 ఏమి చెబుతుంది క్లాక్ 1 ఇలా ఉంది క్లాక్ 2 ఏమిటి ఇక్కడ క్లాక్ 1 డిలే 2 అవుతోంది కాబట్టి క్లాక్ 2 ఎలా ఉంటుంది క్లాక్ 2 కి ముందు టైం యూనిట్ల ద్వారా వచ్చే ఎడ్జ్ కలిగి ఉంటుంది ఇది మరియు ఇది రావడం కాబట్టి ఇది 2 ఇప్పుడు దీని కారణంగా మన సర్క్యూట్ పనితీరు మరియు ఆపరేషన్పై ప్రభావం ఏమిటో చూద్దాం మొదట మనం చెప్పేది ఇది నా సర్క్యూట్ టైం 0 కి సమానమైన సమయం నుండి ప్రారంభిద్దాం ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఇక్కడ నిల్వ చేయవలసిన కొంత డేటాను ఉత్పత్తి చేసిందని అనుకుందాం క్లాక్ 1 వద్ద ఉద్దేశపూర్వకంగా డిలే 2 న్ని సృష్టిస్తున్నాము ఇది సమయం 0 కి సమానం అనుకుందాం ఇది సమయం 0 కి సమానం ఇక్కడ ఈ డేటాను Q వద్ద ఉత్పత్తి చేసాము ఇప్పుడు ఈ సమయంలో ఏమి జరుగుతుందో చూద్దాం అక్కడ ఉన్న ఈ డేటా సమయం 12 తరువాత ఇన్పుట్ వద్ద లభిస్తుంది ఇప్పుడు సమయం 12 తరువాత ఏమి జరుగుతుంది ఇది మన క్లాక్ పీరియడ్ 10 అని అనుకుందాం ఇప్పుడు 12 కాబట్టి మా క్లాక్ పీరియడ్ ఇది 10 మనం సాధించాలనుకుంటున్నాము ఇంతకుముందు ఒక గేటును కదిలించడం ద్వారా చేసాము కాని ఇక్కడ ఈ 10 ని చూద్దాం ఈ Q మారుతున్న చోట ఇది 0 కి సమానం కాబట్టి సమయం 12 తరువాత D యొక్క ఈ ఇన్పుట్ సిద్ధంగా ఉండాలి ఆ 12 అంటే ఏమిటి ఇది 2 ఇది సృష్టించిన స్క్యూ ఈ క్లాక్ 1 ఆ ప్లస్ 10 తర్వాత వస్తోంది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ t 12 కి సమానమని సూచిస్తుంది కాబట్టి ఈ t 12 వద్ద ఈ డేటా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ క్లాక్ 1 క్లాక్ ఎడ్జ్ కి వచ్చినప్పుడు ఈ డేటా ఇప్పటికే సిద్ధంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు రెండవదాన్ని చూడండి మునుపటి ఈ క్లాక్ 1 ఎడ్జ్ వచ్చినప్పుడల్లా ఈ ఫ్లిప్ ఫ్లాప్ దాని డేటాను నిల్వ చేస్తుంది కాబట్టి వేరే రంగును ఉపయోగిద్దాం డేటా ఇక్కడ నిల్వ చేయబడుతుంది ఇప్పుడు ఈ సర్క్యూట్కు గణించడానికి 8 యూనిట్ల సమయం అవసరం కాబట్టి 8 యూనిట్ల తరువాత ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఇది 8 కాబట్టి క్లాక్ 2 ఎడ్జ్ వచ్చే సమయానికి ఈ డేటా ఇప్పటికే ఇక్కడకు వచ్చింది కాబట్టి మీరు దీన్ని సరిగ్గా లాచ్ చేస్తున్నారు ఈ సర్క్యూట్ బాగా పనిచేస్తుందని మీరు చూస్తారు ఈ క్లాక్ 1 లో 2 యూనిట్ల డిలే న్ని జోడించడం ద్వారా ఈ గేట్లను కుడివైపుకి తరలించకుండా సమతుల్యం చేయగలిగాము ఇది యూస్ఫుల్ స్క్యు అని పిలుస్తారు ఈ ఉదాహరణలో మేము వివరించినట్లు మనం ఉద్దేశపూర్వకంగా ఒక సర్క్యూట్లో స్క్యు ను పరిచయం చేసి సర్క్యూట్ వేగంగా పని చేసేలా చేస్తున్నాం సర్క్యూట్ 12 కి బదులుగా వేగవంతమైన క్లాక్ తో పనిచేయగలదు 10 క్లాక్ పీరియడ్ తో పని చేయగలిగాము క్లుప్తంగా చెప్పాలంటే క్లాక్ స్క్యు ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంలో మనం క్లాక్ సిగ్నల్కు స్క్యు ను జోడిస్తున్నాము రెండవది మధ్యది సిగ్నల్ డిలే చేయడానికి బఫర్లను పరిచయం చేయడం వంటి అనేక మార్గాలు ఉన్నాయి డమ్మీ కెపాసిటివ్ లోడ్నుdummy connective load పరిచయం చేయవచ్చు కొన్ని ఫ్యాన్అవుట్లను జోడించండి అంటే కొన్ని లోడ్లు మీరు సిగ్నల్ తగ్గించడం లేదా స్నాకింగ్ ఈ జిగ్జాగ్ కనెక్షన్ తో చేయండి ఆ విధంగా ఇంటర్కనెక్షన్ డిలే ఎక్కువ అవుతుంది ఇలా చేయడం ద్వారా ఆ టైమింగ్ రేఖాచిత్రం ద్వారా చూపించినట్లుగా సైకిల్ టైం ఇక్కడ 10 అవుతుంది

ఇప్పుడు పెద్ద కెపాసిటెన్స్లను నడుపు మరొక ఉప సమస్యను చూద్దాం ఇక్కడ మనం ఇన్వర్టర్ను బఫర్గా ఉపయోగిస్తాము ఈ CMOS స్థాయి రేఖాచిత్రాన్ని చూద్దాం ఇక్కడ CMOS ఇన్వర్టర్ ఉంది ఇక్కడ మరొక CMOS ఇన్వర్టర్ ఉంది ఈ ఇన్వర్టర్ ఈ ఇన్వర్టర్ ను నడుపుతోందని అనుకుందాం ఇక్కడ CL అవుట్పుట్ కెపాసిటెన్స్ లోడ్ ఈ N టైప్ మరియు P టైప్ ట్రాన్సిస్టర్లు పరిమాణంలో సుమారు సమానంగా ఉంటాయని ఇంతకు ముందే చెప్పాము కాని ఎలక్ట్రాన్లు మరియు హోల్ యొక్క మొబిలిటీ లో వ్యత్యాసం ఉంటుంది P టైప్ ట్రాన్సిస్టర్ కొంచెం పెద్దది పరిమాణం 1 మరియు క్యాపిటల్ A అనుకుందాం ఇక్కడ A 1 కంటే కొంచెం ఎక్కువ 1 లేదా 1 2 లాంటిదే మరియు ఈ Cin ఈ చిన్న ఇన్వర్టర్ యొక్క బేస్ కెపాసిటెన్స్ విలువను సూచిస్తుంది ఈ చిన్న ఇన్వర్టర్ 1 మరియు A పరిమాణాలకు ఫుల్అప్ మరియు ఫుల్ డౌన్ చేయవచ్చు ఈ చిన్నదానికి గేట్ కెపాసిటెన్సుల మొత్తం Cin అని పిలుద్దాం ఈ రకమైన ఇన్వర్టర్ మరొక పెద్ద ఇన్వర్టర్ డ్రైవ్ చేస్తోంది గేట్ పరిమాణం పెద్దది క్యాపిటల్ U అంటే U రెట్లు ఉంటాయి ఈ రెండు ఇన్వర్టర్లను U రెట్లు పెద్దగా చేసాము ఈ ఇన్వర్టర్ U రెట్లు ఎక్కువ కరెంట్ను నడపగలదు ఎందుకంటే రెసిస్టెన్స్ U రెట్లు తక్కువగా ఉంటాయి అవి U రెట్లు విస్తృతంగా ఉంటాయి అందువల్ల వాటి రెసిస్టెన్స్ విలువ R డివైడ్ బై U అవుతుంది RC మొత్తం ఛార్జింగ్ మరియు డిస్చార్జ్ఇంగ్ టైం అవుతుంది నేను రెసిస్టెన్స్ R బై U గా చేయగలిగితే ఛార్జింగ్ డిస్చార్జ్ఇంగ్ టైం U రెట్లు వేగంగా అవుతుంది మొత్తం అవుట్పుట్ లోడ్ కెపాసిటెన్స్ ఈ మినిమం బేస్ కెపాసిటెన్స్ Cin కంటే క్యాపిటల్ X రెట్లు అనుకుందాం X ఒక అంశం కాబట్టి దీనికి సంబంధించి ఈ జత ఇన్వర్టర్ల మొత్తం ప్రాపగెషన్ డిలే ఏమిటో అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం నేను వ్యక్తీకరణను వ్రాస్తున్నాను అది అర్ధమేనా అని మీరు చూస్తారు ఇక్కడ మొత్తం డిలే క్యాపిటల్ D దానిని UtpXUtp గా రాస్తాను tp ని ప్రాథమిక ఇన్వర్టర్ డిలే ని సూచిస్తారు అంటే అతి చిన్న ఇన్వర్టర్ యొక్క డిలే ఇదే విధమైన లోడ్ను నడుపుతున్నప్పుడు ప్రాథమిక ఇన్వర్టర్ డిలే అంటే ప్రాథమిక ఇన్వర్టర్ డిలే అంటే నేను చెప్పినట్లుగా ఇన్పుట్ కెపాసిటెన్స్ ఉన్న ఇన్వర్టర్ అతి చిన్నది Cin అని అనుకుంటాము అవుట్పుట్ కెపాసిటెన్స్ కూడా Cin అని ఊహిస్తున్నాము ఇది మరొక గేటును నడుపుతోంది ఇది మీరు tp అని పిలుస్తున్న అతిచిన్న పరిమాణంలో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తీకరణ U మల్టీఫ్లైడ్ బై tp నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు మరోసారి స్లయిడ్ను చూడండి మొదటి ఇన్వర్టర్ ఒక కెపాసిటెన్స్ నడుపుతున్నట్లు చూశారు ఈ కెపాసిటెన్స్ U రెట్లు పెద్దది కాబట్టి ఈ డిలే కేవలం tp మాత్రమే కాదు U tp ఎందుకంటే ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ U రెట్లు ఎక్కువ ఎందుకంటే కెపాసిటెన్స్ విలువ U Cin ఇది U Cin అందుకే ఇది ప్రాథమిక ఇన్వర్టర్ డిలే ద్వారా U గుణించబడుతుంది మరియు రెండవ దాని గురించి ఏమిటి మీరు చూసే రెండవది ఈ ట్రాన్సిస్టర్ U రెట్లు పెద్దది ఇది X Cin లోడ్ను నడుపుతోంది అది ఎంత ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రాథమిక ఇన్వర్టర్ డిలే ఎన్నిసార్లు అవసరం ఇది XU అవుతుంది ఎందుకంటే U పెద్దగా ఉంటే టైం తక్కువ X అంతకంటే ఎక్కువ ఉంటే టైం ఎక్కువ ఉంటుంది ఆ విధంగా మీరు అంచనా వేయవచ్చు కాబట్టి ఈ ఇన్వర్టర్ డ్రైవింగ్ కోసం CL డిలే XUtp అవుతుంది ఇప్పుడు కనీస D ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము క్యాపిటల్ U యొక్క ఏ విలువ కు D కనిష్టంగా ఉంటుంది మనం ఏమి చేయాలి D ని U తో డిఫరెన్స్ఎట్ చేస్తాము అది ఎంత tp XU2tp దీన్ని 0 కి సమానం చేస్తే కనీస విలువను కనుగొనవచ్చు దీని నుండి మీరు U2 x or U x పరిష్కరించినట్లయితే ఇది X యొక్క వాంఛనీయ విలువ ఇస్తుంది మీరు ఈ విలువతో ప్రత్యామ్నాయంగా ను డబుల్ డిఫరెన్సియేషన్ d2DdU2 చేసి దీని విలువ ఉపయోగించండి d2DdU2 విలువ సానుకూల అని అర్ధం అవుతుంది తద్వారా ఇది కనిష్ట విలువ గరిష్టంగా ఉండదు కాబట్టి డిలే న్ని తగ్గించడానికి U యొక్క విలువను √ X గా ఎన్నుకోవాలి ఇది చాలా ఆసక్తికరమైన సమీకరణం XCin అనే కెపాసిటివ్ లోడ్ను మీరు నడుపుతున్న చోట ఇలాంటి సందర్భం ఉంటే మరియు మీకు ఒక ట్రాన్సిస్టర్ లాంటిది ఉంటే U యొక్క విలువ ఎంత ఉండాలి అది √ X ఉండాలి అప్పుడు మొత్తం డిలే తగ్గించబడుతుంది ఇక్కడ CL ను నడపడానికి ఒక జత ఇన్వర్టర్లను ఉపయోగిస్తున్నానని చెప్తున్నాను మీరు ఊహించే విధంగా ఒక చిన్న ఇన్వర్టర్ ఒక పెద్ద ఇన్వర్టర్ కాబట్టి పెద్ద ఇన్వర్టర్ పరిమాణం √ X ఉండాలి ఇప్పుడు మీరు 2 ఇన్వర్టర్లను ఉపయోగించని మరింత సాధారణ కేసును చూద్దాం బఫర్ల క్యాస్కేడ్ ఇది సాధారణంగా ఆచరణలో జరుగుతుందని మీరు చూస్తారు పెద్ద కెపాసిటివ్ లోడ్ను నడపడానికి మేము బఫర్ల క్యాస్కేడ్ను ఉపయోగిస్తాము వాటిలో ప్రతి ఒక్కటి U రెట్లు పెద్దదిగా ఉంటుంది మొదటి ఇన్వర్టర్ 1 పరిమాణంతో అతిచిన్నది అయితే దీని పరిమాణం U దీని పరిమాణం U2 చివరిది UN 1 అవుతుంది కాబట్టి CL మొత్తం కెపాసిటెన్స్ అయితే మరియు Cin ఇన్పుట్ కెపాసిటెన్స్ CL ను UN Cin గా నిర్ణయిస్తారు మీరు U ని ఈ విధంగా నిర్వచించారు కాబట్టి ఈ సందర్భంలో U యొక్క ఉత్తమ విలువ ఏమిటో తెలుసుకోవడానికి మళ్ళీ అదేవిధంగా ప్రయత్నిద్దాం ఇది ఈ మొత్తం డిలే తగ్గించబడుతుంది ఇప్పుడు మనం ఇప్పటికే చూసినది ఏమంటే ఇక్కడ CL ఊహించాము UN Cin అవుతుంది అక్కడ నుండి మీరు N అంటే ఏమిటి N log CL Cin log అవుతుంది ఇది N మరియు మొత్తం డిలే ఏమిటి మీరు ఇక్కడ ఈ రేఖాచిత్రాన్ని చూస్తే ఇక్కడ ప్రతి ఇన్వర్టర్ మరొక ఇన్వర్టర్ను నడుపుతుంది ఇది U రెట్లు పెద్దది 1 ఇన్టూ U ఇన్టూ U2 ప్రతి ఇన్వర్టర్ మరొక ఇన్వర్టర్ను నడుపుతుంది ఇది U రెట్లు పెద్దది అంటే ప్రభావిత డిలే tp 0 tp అవుతుంది మీరు tpU అని చెప్పవచ్చు ఇది U అవుతుంది ఇది tpU అవుతుంది ఇది మళ్ళీ tpU అవుతుంది ఎందుకంటే ఇక్కడ రెసిస్టెంట్స్ U రెట్లు తక్కువగా ఉంటుంది కెపాసిటెన్స్ U2 రెట్లు ఎక్కువ కాబట్టి U ను U2 తో గుణిస్తే అది U అవుతుంది ఒక U రద్దు అవుతుంది ఇది U సార్లు అవుతుంది కాబట్టి మొత్తం డిలే NtpU కాబట్టి మీరు N యొక్క విలువను ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే logCLCin మరియు tp ఇవి స్థిరాంకాలు కాబట్టి నేను వాటిని K గా వ్రాస్తున్నాను ఇది Ulog సమీకరణంగా మారుతుంది మళ్ళీ D ని మినిమం చేయడానికి ప్రయత్నిస్తున్నారు U పరంగా D ని డిఫరెన్షియిట్ చేస్తారు ఈ K స్థిరంగా ఉంటుంది ఇది log dU 1 మైనస్ U డిఫరెన్షియిట్ log 1U డివైడ్ బై logU2 ఇది 0 అవుతుంది మీరు పరిష్కరిస్తే ఇది 1 log 1 కి సమానం ఇప్పుడు డిఫరెన్షియిట్ log 1U తీసుకున్నందున అంటే బేస్ e గా భావించారు కాబట్టి U e కి సమానం సుమారు 2 7 నేపెరియన్ బేసు కాబట్టి U యొక్క వాంఛనీయ విలువ e గా ఉండాలి కాబట్టి మనకు ఈ సమీకరణ వస్తుంది ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం ఏమంటే మీరు రిపీటర్లతో RC డిలే న్ని తగ్గించవచ్చని ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు నేను ఈ క్వడ్రాటిక్ పొడవుతో ఒక రేఖ వెంట మొత్తం డిలే డిస్టెన్స్ స్క్వేర్ కీ ప్రొఫెషనల్గా ఉందని పేర్కొన్నాను కాబట్టి మీకు పొడవు 2 ఉంటే డిలే 2 స్క్వేర్ 4 అవుతుంది కానీ మీరు మధ్యలో రిపీటర్ను ఉపయోగిస్తే వైర్ను 2 భాగాలుగా విడగొట్టడం వలన అది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది కాబట్టి 4 కి బదులుగా డిలే ఇప్పుడు 2 అవుతుంది కాబట్టి మధ్యలో రిపీటర్లను ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం డిలే న్ని తగ్గించవచ్చు రిపీటర్లు ఇలా ఉంటాయి రిపీటర్లు అంటే బలమైన డ్రైవర్లు తప్ప మరొకటి కాదు ఇది ఇన్వర్టర్లు లేదా ఒక జత ఇన్వర్టర్లు కావచ్చు వీటిని చిన్న విభాగపు వైర్లను నడపడానికి ఉపయోగించవచ్చు ఇక్కడ పొడవైన తీగను విభజించి నట్టు అని అని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ నేను చొప్పించిన అనేక రిపీటర్లు ఉన్నాయి ఈ వైర్లు మొత్తం రెసిస్టెంట్స్ క్యాపిటల్ R అయితే నేను వాటిని M గా విభజించాను R బై M R బై M R బై M అదేవిధంగా కెపాసిటెన్స్ కూడా C బై M C బై M తగ్గుతోంది కాబట్టి మొత్తం డిలే తక్కువగా ఉంటుంది ఇప్పుడు రిపీటర్లు లేదా క్యాస్కేడ్ బఫర్లను ఉపయోగించాలా అనే ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే రెండు ఎంపికలు ఉన్నాయి RC డిలే ఆధిపత్యం ఉన్న పొడవైన లైన్లను నడపడానికి రిపీటర్లను సాధారణంగా ఉపయోగిస్తారు కాబట్టి మీరు పంక్తిని చిన్న భాగాలుగా విడదీస్తే డిలే తగ్గుతుంది మరియు సాధారణంగా రిపీటర్లు పరిమాణంలో సమానంగా ఉంటాయి అయితే దీనికి విరుద్ధంగా లోడ్ కెపాసిటెన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు క్యాస్కేడ్ బఫర్లను ఉపయోగిస్తారు మరియు ఫారాసైటిక్ రెసిస్టెన్స్ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ పొడవైన RC పంక్తుల లో ఫారాసైటిక్ రెసిస్టెన్స్ కు ప్రాముఖ్యత ఉంది అక్కడ మీరు రిపీటర్లను వాడతారు కానీ ఈ రకమైన కేసులో లోడ్ ప్రారంభంలో అన్ని బఫర్లను ఉంచవచ్చు మరియు దాన్ని వెంటనే డ్రైవ్ చేయవచ్చు ఒక పొడవైన లైన్ను కలిగి ఉండి చివరికి పెద్ద లోడ్ కెపాసిటివ్ లోడ్ ఉంది అప్పుడు దీనిని నడపడానికి క్యాస్కేడ్ బఫర్ కలిగి ఉండవచ్చు మరియు తరువాత దీన్ని నడపడానికి చివర క్యాస్కేడ్ బఫర్ ఉంటుంది కాబట్టి ఈ క్యాస్కేడ్ బఫర్లు పెద్ద కెపాసిటివ్ లోడ్లను పరిష్కరించడంలో సహాయపడతాయి ఈ ఇంటర్మీడియట్ రిపీటర్ ఈ సుదీర్ఘ ఇంటర్కనెక్షన్ లైన్ యొక్క మొత్తం RC డిలే న్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇది సుదీర్ఘమైన ఇంటర్కనెక్ట్ వాస్తవానికి ఇది టెక్నిక్ మీరు ఏదైనా కలయికను ఉపయోగించవచ్చు మీకు ఈ 2 పద్ధతులు ఉన్నాయి రిపీటర్లను ఉపయోగించడం మరొకటి క్యాస్కేడ్ బఫర్లను ఉపయోగించడం అధిక కెపాసిటివ్ లోడ్ను నడపడానికి క్యాస్కేడ్ బఫర్లను ఉపయోగించాలి పొడవైన పంక్తులను నడపడానికి రిపీటర్లను ఉపయోగించాలి మీకు అధిక కెపాసిటెన్స్ లోడ్ ఉన్న పొడవైన లైన్ ఉంటే మీరు 2 కలయికను ఉపయోగించాలి దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము